అందరికీ నమస్కారం చివరి ఉపన్యాసంలో మనము స్మిత్ చార్ట్ మరియు ఇంపిడెన్స్ మ్యాచింగ్ గురించి చర్చించడం ప్రారంభించాము కాబట్టి గత ఉపన్యాసంలో మనం చూసిన వాటి గురించి overview చూద్దాం కాబట్టి ఇన్పుట్ ఇంపిడెన్స్ గురించి చర్చించడం ప్రారంభించాము ఇది వాస్తవానికి ఒక కాంప్లెక్స్ నెంబర్ మరియు అక్కడ నుండి మనము రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ VSWR మరియు రిఫ్లెక్టెడ్ పవర్ వంటి కొన్ని ఇతర పరిమాణాలను కూడా నిర్వచించాము మరియు లోడ్ ఇంపిడెన్స్ తో క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు పవర్ రిఫ్లెక్టెడ్ సున్నా కాదు కానీ దీనికి పరిమిత విలువ ఉంటుందని మనం చూశాము ఐడియల్గా పవర్ రిఫ్లెక్టెడ్ 0 కి సమానంగా లేదా సాధ్యమైనంత తక్కువగా ఉండాలని మనం కోరుకుంటున్నాము అప్పుడు మనం రెండు కేసులను చూశాము ఒకటి సింగిల్ సెక్షన్ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ మరియు తరువాత డబుల్ సెక్షన్ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను చూశాము ఆ తరువాత మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ను చూశాము మరియు సింగిల్ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ కోసం బ్యాండ్విడ్త్ టు క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్తో పోలిస్తే చాలా తక్కువ ఇది పెద్ద బ్యాండ్విడ్త్ కలిగి ఉంది మరియు మనం పెద్ద సంఖ్యలో విభాగాలను ఉపయోగిస్తే మనం చాలా విస్తృత బ్యాండ్విడ్త్ పొందవచ్చు మరియు చాలా పెద్ద బ్యాండ్విడ్త్ను పొందడానికి మీరు టాపర్డ్ లైన్ లేదా ఎక్స్పోనెన్షియల్లి టాపర్డ్ లైన్ ఉపయోగించవచ్చని కూడా ఇది పేర్కొంది అప్పుడు మనము స్మిత్ చార్టు ను పరిశీలించాము మరియు మనము స్మిత్ చార్ట్ యొక్క ఒక ఉదాహరణను కూడా తీసుకున్నాము కాబట్టి ఈ నిర్దిష్ట ఎక్స్ప్రెషన్ ద్వారా ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇవ్వబడిన ఉదాహరణను మనము తీసుకున్నాము కాబట్టి మనము రెండు పద్ధతులను ఉపయోగించి లెక్కించాము ఒకటి కాలిక్యులేషన్ పద్ధతి కాబట్టి ఈ ZA నుండి మరియు Z0 ను 50Ω గా తీసుకొని మనం ఈ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ విలువను మరియు VSWR ను3 55 గా లెక్కించాము ఇప్పుడు స్మిత్ చార్ట్ ఉపయోగించి గ్రాఫికల్ పద్ధతిని ఉపయోగించి కూడా ఇదే పని చేయవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మొదటి స్టెప్ లో మనం నార్మలైస్ విలువను తెలుసుకోవాలి కాబట్టి మీరు నార్మలైస్ విలువను తెలుసుకుంటారు కాబట్టి ఈ విలువ ZA Z0 మరియు మనం దీన్ని స్మిత్ చార్టులో ఎలా ప్లాట్ చేస్తాము మీరు స్మిత్ చార్టులో 0 4 ను లొకేట్ చేసి ఆపై మీరు కాన్స్టెంట్ రెసిస్టెన్స్ సర్కిల్ వెంట కదులుతారు మరియు విలువ j 0 6 ఉన్న చోట ఆగండి ఇది ఇక్కడ రియాక్టివ్ కర్వ్కు అనుగుణంగా ఉంటుంది ఈ పాయింట్ వద్ద ఆగిన తరువాత మీరు ఈ నిర్దిష్ట పాయింట్ ను ఇక్కడ నుండి ఇక్కడికి వ్యాసార్థం విలువగా తీసుకొని సర్కిల్ను గీయండి కాబట్టి మీరు సర్కిల్ను గీసిన తర్వాత సర్కిల్ కుడి వైపున రియల్ యాక్సిస్ ను కట్ చేసిన దగ్గరఈ వైపు కూడా గుర్తుంచుకోండి రియల్ యాక్సిస్ పాయింట్ ఉందికానీ ఈ విలువ 1 కన్నా తక్కువ ఉంటుంది మరియు VSWR ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఇది మనకు VSWR విలువను ఇస్తుంది మరియు వాస్తవానికి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మాగ్నిట్యూడ్ ను రెండు విధాలుగా కనుగొనవచ్చు ఒకటి యాక్చువల్ గా మీరు ఈ లైన్ ను ఇక్కడ గీయండి తర్వాత ఇక్కడ నుండి లైన్ గీయండి మరియు ఈ హారిజంటల్ యాక్సిస్ ను చూడండి కాబట్టి ఇక్కడ కట్ చేసిన పాయింట్ అది మనకు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ విలువను ఇస్తుంది ఇది ఆంప్లిట్యూడ్ మరియు యాంగిల్ ను కొలవవచ్చు కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఈ లైన్ ని ఇక్కడకు ఎక్స్టెండ్ చేసి ఈ యాంగిల్ ను కొలవండి వాస్తవంగా ఆ యాంగిల్ ఏమైనా రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యాంగిల్ అవుతుంది ఇప్పుడు మాగ్నిట్యూడ్ ను కూడా కొద్దిగా భిన్నమైన రీతిలో కొలవవచ్చు మీరు కాలిక్యులేషన్ చేయవచ్చు కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఇక్కడ నుండి ఇక్కడికి కొలుస్తారు ఈ నిర్దిష్ట విషయం యొక్క విలువ ఏమిటి మరియు మీరు ఈ విలువను కొలుస్తారు ఈ విలువతో విభజించబడిన నిష్పత్తిని ఇక్కడ తీసుకోండి మరియు అది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క విలువను ఇస్తుంది కాబట్టి మీరు వర్టికల్ లైన్ ను డ్రా చేసి ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు లేదా మీరు ఈ విలువను కొలిచి ఈ విలువను కొలిచి నిష్పత్తిని తీసుకోండి కాబట్టి రెండు విధాలుగా మీరు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ను కనుగొనవచ్చు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇక్కడ లోడ్ ఇంపిడెన్స్ 50 j 100 Ω గా ఇవ్వబడింది మరియు కావలసినది 50 Ω ఇప్పుడు ఈ నిర్దిష్ట సందర్భంలో ఈ నిర్దిష్ట పాయింటును ఇక్కడ గుర్తించగలిగేలా మనం ఏమి చేయగలం కాబట్టి మనం ఎలా గుర్తించగలం మనం నార్మలైస్ చేస్తాము కాబట్టి మీరు ఈ మొత్తాన్ని 50 ద్వారా విభజించండి ఇది క్యారెక్టరస్టిక్ ఇంపిడెన్స్ అది 5050 1 మరియు 10050 2 ను ఇస్తుంది కాబట్టి 1 j 2 మనం ఎలా చేయాలి నేను మీకు వివిధ రకాలైన స్మిత్ చార్ట్లను చూపించాను అందువల్ల మీకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మీకు తెలుస్తుంది కాని ఇక్కడ ఇది మీకు చాలా మంచిది ఎందుకంటే పాయింట్లను గుర్తించాలి ఎందుకంటే దీనికి ఎక్కువ సంఖ్యలో సర్కిల్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏమి చేస్తున్నారో ఇక్కడ చూద్దాం మీరు 1 ను గుర్తించండి కాబట్టి 1 సెంటర్ పాయింట్ అవుతుంది మరియు తరువాత మనకు ప్లస్ ఉంటుంది కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు పై డైరెక్షన్ లో కదులుతారు మరియు ఈ కర్వ్ j 2 కు అనుగుణంగా ఉండే చోట మీరు ఆగిపోతారు కాబట్టి ఇది మీరు ఆపే పాయింట్ అవుతుంది ఆపై మీరు ఈ పాయింట్ను ఈ నిర్దిష్ట రేడియస్ తో తీసుకొని సర్కిల్ గీయండి మరియు మీరు వృత్తాన్ని గీసిన తర్వాత ఈ పాయింట్ ఎక్కడ కట్ చేసిందో ఈ విషయాన్ని రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ నుండి వర్టికల్ లైన్ ను ఇక్కడ ఉంచానని మీరు చూడవచ్చు అది నాకు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ విలువను ఇస్తుంది ఇది 0 కాబట్టి మీరు ఇక్కడ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 0 71 అని చూడవచ్చు కాని దానిని కట్ చేసే పాయింట్ ఈ విలువ 5 8 కు అనుగుణంగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది VSWR యొక్క విలువ 5 ఇప్పుడు ఈ నిర్దిష్ట దాని కోసం యాంగిల్ ను కొలవడానికి మీరు ఏమి చేస్తారు మీరు ఈ నిర్దిష్ట యాంగిల్ ను కొలుస్తారు కాబట్టి ఇది ఒకటి మరియు ఇది ఒకటి కాబట్టి ఈ యాంగిల్ 450 యాంగిల్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ ZL కి అనుగుణంగా ఇవి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మరియు VSWR విలువలు వాస్తవానికి మీరు ఈ క్యాలిక్యులేషన్స్ ను సమీకరణాలను ఉపయోగించి చేయవచ్చు రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ Γ ZL−Z0ZLZ0 మరియు ఆ సమీకరణాన్ని ఉపయోగించడం ద్వారా మీకు లభించే సమాధానం ఒక్కటే కాబట్టి ఇప్పుడు ఇంపిడెన్స్ మ్యాచింగ్ చూద్దాం ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎందుకు ముఖ్యం మీరు ఇంపిడెన్స్ మ్యాచింగ్ చేయకపోతే నిజంగా ఏమి జరుగుతుంది లేదా మీరు లాస్సీ ఇంపిడెన్స్ మ్యాచింగ్ చేస్తే ఏమి జరుగుతుంది కాబట్టి ZL 10 j 10 Ω ఇవ్వబడిన కేసును తీసుకుందాం మరియు మనకు ఏమి కావాలి ఇంపిడెన్స్ 50Ω గా ఉండాలని మనం కోరుకుంటున్నాము కాబట్టి మన దగ్గర ఉన్నదాన్ని చూద్దాం ఇది యాంప్లిఫైయర్ అని పరిగణించండి కాబట్టి ఆ యాంప్లిఫైయర్ వాస్తవానికి 50Ω యొక్క అవుట్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉంటుంది కాబట్టి లోడ్ కు గరిష్ట బదిలీ కోసం లోడ్ ఇంపిడెన్స్ 50 Ωకు సమానంగా ఉండటం మంచిది కానీ లోడ్ ఇంపిడెన్స్ 50 Ω కాదు కాని ఇక్కడ నుండి చూసే ఇంపిడెన్స్ 50Ω ఉండాలి అని మనం కోరుకుంటున్నాము ఇప్పుడు ఒక పరిష్కారం ఏమిటంటే ఇది నేను ఇప్పటికే ఇక్కడ వ్రాశాను ఇది చెడ్డ పరిష్కారం కానీ పరిష్కారంలో ఒకదాన్ని చూద్దాం ఇది 10 j 10 Ω కాబట్టి మనం సిరీస్లో ఏదో చేర్చాలి అది j 10Ω కాబట్టి j 10 j 10 0 అవుతుంది కాబట్టి రియాక్టివ్ భాగం 0 అవుతుంది మరియు ఇది 10Ω మనం 40Ω ను చేర్చు తాము కాబట్టి అది ఇక్కడ 50 Ω గా అవుతుంది ఇప్పుడు ఇది ఖచ్చితంగా మంచి పరిష్కారం కాదు ఎందుకంటే ఈ నిర్దిష్ట రెసిస్టర్లో పవర్ గ్రహించబడుతుంది absorb చేయబడుతుంది కాబట్టి ఇది మంచి ఎంపిక కాదు సరే కాబట్టి మనం సాధారణంగా ఏమి చేస్తాము మనం లాస్లెస్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను రూపొందించాలనుకుంటున్నాము మరియు లాస్లెస్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్లు అంటే ఏమిటి మనం ఇండక్టర్లను మరియు కెపాసిటర్లను ఉపయోగించవచ్చు ఇప్పుడు ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు కూడా తక్కువ లాస్ లను కలిగి ఉంటాయి వాస్తవానికి ఇండక్టర్ సాధారణంగా సిరీస్ రెసిస్టర్ మరియు సిరీస్ ఇండక్టర్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము వాస్తవానికి సిరీస్ రెసిస్టర్ల విలువ సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది అది 0 1 Ω నుండి 0 5Ω గా ఉండవచ్చు కానీ ఇది చాలా తక్కువ మరియు అన్ని కెపాసిటర్లు సాధారణంగా సమాంతర రెసిస్టర్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము కాని సాధారణంగా సమాంతర రెసిస్టర్ విలువ సాధారణంగా 10 KΩ కన్నా ఎక్కువ లేదా 100 KΩ గా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి మళ్ళీ ఒక సమాంతర నిరోధకాన్ని విస్మరించవచ్చు కాబట్టి ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు చాలావరకు లాస్ లెస్ అని మనం చెప్పవచ్చు కాబట్టి నిర్దిష్ట సందర్భంలో లాస్లెస్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎలా చేయవచ్చో తద్వారా గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ ఇక్కడ నుండి ఇక్కడికి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం కాబట్టి మనం అదే ప్రాబ్లం ను తీసుకుంటున్నాము కాబట్టి ZL ను 10 j 10Ω గా ఇచ్చారు మరియు మనం Z0 50Ω ను కలిగి ఉండాలనుకుంటున్నాము లేదా ఇన్పుట్ ఇంపిడెన్స్ 50 Ω గా ఉండాలని మనం కోరుకుంటున్నాము కాబట్టి ఈ స్మిత్ చార్ట్ సరైన లాస్లెస్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం ఎలా ఉపయోగించబడుతుందో చూద్దాం కాబట్టి మళ్ళీదశల వారీగా వెళ్దాం కాబట్టి మొదటి స్టెప్ లో 50 Ω తో నార్మలైస్ చేయాలి ఇది Z0 ఇప్పుడు అన్ని సమయాలలో మనం 50 Ω తో నార్మలైస్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి దయచేసి అక్కడ ఉన్నదాన్ని చదవండి Z0 100 Ω అయితే మీరు 100 తో నార్మలైస్ చేయాలి Z0 70Ω అని అనుకుంటే మీరు 70 Ω తో నార్మలైస్ చేయాలి కాబట్టి మీరు నిర్వచించిన లేదా ఇచ్చిన వాటిని చూడాలి కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో 10500 2 10500 2 కాబట్టి 0 2 j 0 2 మరియు ఇప్పుడు z0 5050 ఇది కూడా నార్మలైస్ చేయబడింది కాబట్టి ఇప్పుడు స్మిత్ చార్టులో ఈ నిర్దిష్ట పాయింట్ ను గుర్తించండి మరియు స్మిత్ చార్ట్ ఉపయోగించి ఇంపిడెన్స్ మ్యాచింగ్ కాన్సెప్ట్ను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి zL 0 2 కాబట్టి మనం ఎలా చేయాలి మొదట స్మిత్ చార్టులో రియల్ పార్ట్ 0 2 ను గుర్తించండి కాబట్టి ఇది 0 ఇది 1 ఇన్ఫినిటీ అని మీకు తెలుసు కాబట్టి ఇక్కడ నుండి మీరు 0 2 ను గుర్తించవచ్చు కాబట్టి ఇది మొదటి స్టెప్ అది ప్లస్ అయినందున మనం ప్లస్ వైపు వెళ్తాము మనం ఇక్కడకు వెళ్తాము మరియు ఇది రియాక్టెన్స్ 0 కాబట్టి మనం ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద ఆగిపోతాము మరియు మనం ఇక్కడ నామినిక్లేచర్ ఇచ్చాము ఇది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా zL తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది ఒక స్టెప్ స్మిత్ చార్టులో zL ను గుర్తించండి ఇప్పుడు మనం ఏమి చేయాలి మనం మరొక వృత్తాన్ని గీయాలి కాబట్టి ఇక్కడ ఈ వృత్తం ఉందని మీరు చూడవచ్చు దీనిని r 1 సర్కిల్ అంటారు కాబట్టి మీరు డాటెడ్ లైన్స్ తో చూపబడిన ఇలాంటి మరొక వృత్తాన్ని గీయండి చాలా స్మిత్ చార్టులలో ఈ డాటెడ్ లైన్స్ ఉండవు కాబట్టి దీన్ని మీరే గీయాలి మరియు మీరు దీన్ని ఎలా గీయాలి అని ప్రజలు చాలాసార్లు అడుగుతుంటారు ఇది చాలా సులభం ఇది మీరు వ్యాసం గా పరిగణించండి కాబట్టి మీరు దీని సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్లి సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ వృత్తాన్ని గీయండి కాబట్టి ఇది సర్కిల్ దీనికి మనం g 1 సర్కిల్ అని పేరు పెట్టాము ఇప్పుడు ప్రతిదీ ఇంపిడెన్స్ పరంగా ఉందని గుర్తుంచుకోండి ఎందుకంటే మనం ఇంపెడెన్స్ను ప్లాట్ చేసాము మనం ఇంపిడెన్స్ మరియు అడ్మిటెన్స్ ఎలా పరస్పరం మార్చుకోవాలో కూడా మీకు చూపిస్తాము కాబట్టి మొదట zL ను గుర్తించండి ఇప్పుడు మనం కాన్స్టెంట్ r సర్కిల్ వెంట కదులుతాము మీరు కాన్స్టెంట్ r సర్కిల్ వెంట వెళ్ళడం చాలా ముఖ్యం కాబట్టి మీరు కాన్స్టెంట్ r సర్కిల్ వెంట వెళుతుంటే ఏమి జరుగుతుంది అంటే రెసిస్టివ్ విలువ మారలేదు మారుతున్న ఏకైక విషయం రియాక్టివ్ విలువ కాబట్టి మీరు ఇక్కడ నుండి కదులుతారు ఈ డాటెడ్ లైన్ ఉన్న చోటికి వెళ్ళండి కాబట్టి మీరు ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద ఆగి ఈ పాయింట్ను z1 గా పేర్కొనండి కాబట్టి ఈ z1 కోసం రియల్ విలువ మునుపటి రియల్ విలువ తో సమానంగా ఉండాలిఒకవేళ మీరు వేరే విలువను పొందుతున్నట్లయితే మీరు పొరపాటు చేసారు అని పరిగణించండి మీరు కాన్స్టెంట్ రెసిస్టెన్స్ వృత్తం వెంట కదలలేదు కాబట్టి మీరు ఇక్కడ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ వృత్తం నుండి వెళ్లాలి ఈ డాటెడ్ లైన్ ఉన్న చోట ఆగండి కొన్ని నిమిషాల తరువాత మనం ఇక్కడ ఎందుకు ఆగిపోతామో కూడా మీకు చెప్తాను కాబట్టి విలువను చూడండి ఈ విలువ 0 కాబట్టి ఈ స్టెప్ లో కాన్స్టెంట్ రెసిస్టెన్స్ సర్కిల్తో పాటు పాయింట్ z1 ను కలిసే డాటెడ్ లైన్ తో చూపబడిన g 1 సర్కిల్ వరకు కదులుతారు ఇప్పుడు ఈ నిర్దిష్ట సమయంలో మీరు ఏమి చేస్తారు మీరు ఇక్కడి నుండి డయాగానల్లీ ఆపోజిట్ పాయింట్ కు వెళతారు కాబట్టి మీరు కదలాలి ఒక స్కేల్ తీసుకోవాలి ఇక్కడి నుండి సెంటర్ ద్వారా వెళ్లే లైను ను గీయండి మరియు మీరు ఇక్కడ లైన్ ను గీయండి ఈ లైన్ ఖచ్చితంగా ఈ నిర్దిష్ట వృత్తాన్ని ఇక్కడ కట్ చేస్తుంది ఒకవేళ ఇది ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద కట్ చేయకపోతే మీరు సర్కిల్ను సరిగ్గా గీయలేదు లేదా మీరు సెంటర్ సరే ద్వారా వెళ్లే లైన్ ను సరిగ్గా గీయలేదు కాబట్టి ఇక్కడ నుండి ప్రాథమికంగా అది z1 అంటే ఇప్పుడు y1 అవుతుంది కాబట్టి వాస్తవానికి ఇది చాలా సరళమైన మార్గాలలో ఒకటి మీరు ఆపోజిట్ దిశలో కదిలించడం ద్వారా1 z ను పొందవచ్చు కాబట్టి ఇంపిడెన్స్ విలువ ఏమైనప్పటికీ మీరు అడ్మిటెన్స్ విలువను పొందవచ్చు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన పాయింట్ ఈ సర్కిల్లో ఉన్నందున ఈ పాయింట్ ఎల్లప్పుడూ రియల్ విలువ 1 గా ఉంటుందని గుర్తుంచుకోండి మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇప్పుడు ఇది y ఇది z ఇది y కి ఎదురుగా కదులుతుంది కాబట్టి ఇప్పుడు రియల్ పార్ట్ ను గుర్తించండి ఇది 1 కి సమానం ఇక్కడ నుండి ఇమేజినరీ పార్ట్ ను గుర్తించండి మరియు ఆ విలువ 1 j 2 గా వస్తుంది కాబట్టి ఇప్పుడు r 1 సర్కిల్పై z1 నుండి రేడియల్గా వ్యతిరేక పాయింట్ వద్ద y1 ను కనుగొనండి కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో y అంటే ఏమిటో మనకు తెలుసు కాబట్టి మనకు y తెలిసినప్పుడు ఇది 1 j 2 ఇప్పుడు నేను j 2 ను జోడిస్తే దాని గురించి ఆలోచించండి అప్పుడు విలువ ఏమిటి నేను j 2 ని జోడిస్తే మొత్తం y 1 కి సమానంగా మారుతుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు ఈ కాన్స్టెంట్ r సర్కిల్ వెంట కదులుతారు లేదా ఇక్కడ ఇది r 1 కాబట్టి మళ్ళీ మీరు ఏ రెసిస్టర్ విలువను జోడించలేదు మీరు ఇక్కడ కదులుతారు మరియు z0 1 పాయింట్ చేరుకోవడానికి r 1 సర్కిల్ వెంట వెళ్ళండి కాబట్టి మీరు ఈ నిర్దిష్ట పాయింట్ వద్దకు చేరుకున్నారు మరియు ఈ పాయింట్ వద్ద ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత 1 కి సమానం ఇక్కడ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత 0 కి సమానం VSWR ఎంత 1 కి సమానం కాబట్టి మనం ఏమి చేసాము ఇక్కడ నుండి మళ్ళీ స్టెప్ వైస్ గా వెళ్దాం మనం ఇక్కడకు వెళ్ళాలి మనం రిఫ్లెక్షన్ తీసుకున్నాము ఆపై మనం దీని వెంట వెళ్ళాము కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఎలా జరుగుతాయో చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ చేయబోయే మొదటి విషయం ఏమిటంటే మనం ప్రాథమికంగా జోడిస్తున్న add చేస్తున్న ఎలిమెంట్ విలువలను కాలిక్యులేట్ చేస్తున్నాము కాబట్టి మనం ఏమి చేసాము 0 2 నుండి మనం 0 4 కి వెళ్ళాము అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ j 0 కాబట్టి ఈ పాయింట్ వద్ద మనం j 0 2 ను జోడించాలి మరియు ఇవి ఇంపిడెన్స్ విలువలు కాబట్టి మీరు ఇంపిడెన్స్లో ఏదైనా జోడించాలనుకుంటే మీరు ఏమి చేస్తారు మీరు ఎలిమెంట్ ను సిరీస్లో జోడిస్తారు కాబట్టి మరియు ఇది ప్లస్ విలువ అంటే మీరు ఇక్కడ నుండి ఇక్కడికి చేరుకోవడానికి సిరీస్లో ఇండక్టెన్స్ను జోడించాలి కాబట్టి స్టెప్1 అప్పుడు ఇక్కడ నుండి మనం రిఫ్లెక్షన్ తీసుకుంటాము మనం రిఫ్లెక్షన్ చూశాము మరియు దీనిని 1 j 2 గా చూశాము ఇక్కడ నుండి మనం j 2 ను జోడించాలి కాబట్టి ఇప్పుడు గుర్తుంచుకోండి ఇది y మరియు y లో మనం j 2 ను జోడించాలి కాబట్టి y లో ప్లస్ అంటే అది కెపాసిటెన్స్ ఎందుకంటే y jωC కాబట్టి మనం సమాంతరం గా ఒక కెపాసిటెన్స్ను జతచేయాలి ఎందుకంటే మీరు y లో ఏదైనా జోడించాలనుకుంటే y లో మనం ఎలిమెంట్ లను షంట్లో ఉంచాలి అప్పుడు అవి యాడ్ చేయబడతాయి కాబట్టి ఇప్పుడు తదుపరి స్టెప్ ను చూద్దాం కాబట్టి తదుపరి స్టెప్ లో అబ్సొల్యూట్ విలువలకు మార్చు తాము కాబట్టి మొదటిది j 0 2 అని మనకు తెలుసు కాని అది నార్మలైస్ విలువ కాబట్టి మనం ఈ విలువతో గుణించాలి 50 గా వస్తుంది తద్వారా ఇది ఇప్పుడు డీనార్మలైజెడ్ విలువ అవుతుంది మరియు ఇది jωL కు సమానం కాబట్టి క్యాలిక్యులేట్ చేయండి ఇది j 10 Ω మరియు y y jωC j 2 మరియు y లో 50 తో డివైడ్ చేయ వలసి ఉంటుంది గుర్తుంచుకోండి ఇంపిడెన్స్ కోసం మనం 50 తో గుణించాలి మరియు y ని 50 తో డివైడ్ చేయాలి మరలా మన Z0 విలువ 50 అయినందున మాత్రమే ఈ 50 తీసుకున్నాము మన Z0 100 గా పరిగణిస్తే ఇవి 100 అయ్యేవి కాబట్టి ఇక్కడ నుండి ఈ విలువ 0 04 యూనిట్ Ω అని లెక్కించవచ్చు ఇక్కడ యూనిట్ mho ఇప్పుడు ఇప్పటి వరకు ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడ లేదు కాబట్టి ఇప్పుడు మనం కావలసిన ఫ్రీక్వెన్సీ విలువను సబ్స్టిట్యూట్ చేయవచ్చు కాబట్టి ఇప్పటి వరకు మీరు ఈ డిజైన్ 1 MHz లేదా 10 MHz లేదా 100 MHz లేదా 1 GHz వద్ద చేసినా చెల్లుబాటు అయ్యేదని చూడవచ్చు 10 GHz లేదా అంతకు మించి దీన్ని చేయడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే 10 GHz లేదా అంతకు మించి ఈ లంపుడ్ ఎలిమెంట్స్ విలువలు చాలా చిన్నవి కాబట్టి 2 GHz వద్ద చూద్దాం ఈ విలువలు ఏమిటి కాబట్టి మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీని 2 GHz గా పరిగణించాము కాబట్టి ω 2 πf కాబట్టి ఇక్కడ f 2 GHz ఉంచవద్దు ఇది సరైనది కాదు ω 2 πf కాబట్టి 2 π × 2 GHz విలువ 109 గా అవుతుంది మీరు ఆ విలువను సబ్స్టిట్యూట్ చేసి ఆపై L యొక్క విలువను ఇక్కడ నుండి లెక్కించండి C ఇక్కడ నుండి మరియు అది 0 8 nH మరియు C 3 2 pF గా వస్తుంది ఇవి తక్కువ ఫ్రీక్వెన్సీ ల వద్ద ఇండక్టర్ మరియు కెపాసిటర్ యొక్క విలువలు చాలా చిన్నవి అని మీరు చూడవచ్చు మీరు బహుశా μH లేదా mH ఇండక్టర్లను మరియు కెపాసిటెన్స్ బహుశా μF లేదా nF ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి కానీ ఇక్కడ ఇండక్టర్ మరియు కెపాసిటర్ విలువలు చాలా చిన్నవి ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీ 2 GHz కు బదులుగా 0 2 GHz ఉందని అనుకుందాం అంటే 200 MHz అప్పుడు ఈ విలువ 8 nH అవుతుంది మరియు ఇది 32 pF అవుతుంది ఇప్పుడు డిజైన్ పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇక్కడ నుండి మనం సిరీస్లో ఏదో యాడ్ చేసాము మరియు అది ఇంపిడెన్స్ కాబట్టి జోడించిన ఇంపిడెన్స్ సిరీస్ అవుతుంది కాబట్టి ఇక్కడ లోడ్ ఇంపిడెన్స్ ఉంది మనం సిరీస్లో ఏదో యాడ్ చేసాము అది ఇండక్టర్ కాబట్టి అది ఇండక్టర్ యొక్క విలువ 0 8 nH అవుతుంది అప్పుడు ఇక్కడ నుండి మనం రిఫ్లెక్షన్ తీసుకున్నాము మరియు మనం y లో ఏదో యాడ్ చేస్తున్నాము కాబట్టి మనం y లో యాడ్ చేయదలచినప్పుడల్లా గుర్తుంచుకోండి ఇది షంట్లో ఉండాలి కాబట్టి ఇక్కడ నుండి మనం షంట్లో యాడ్ చేసాము మరియు మనం యాడ్ చేయవలసినది j 2 ఇది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన కెపాసిటెన్స్కు సమానం అంటే 3 కాబట్టి మీరు ఇప్పుడు 10 j 10Ω ను 50 కు బదిలీ చేయడాన్ని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు విద్యార్థులు నన్ను చాలాసార్లు అడిగే మరొక కాన్సెప్ట్ ఇది ఇది ఇక్కడ యాంప్లిఫైయర్ కాబట్టి యాంప్లిఫైయర్ ఇప్పుడు 50 Ω ఇంపిడెన్స్ ను చూస్తుంది మరియు ఇది 50 Ω కాబట్టి గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ ఇక్కడ నుండి ఈ నిర్దిష్ట పాయింట్ వరకు జరుగుతుంది అయితే లోడ్ ఇంపిడెన్స్ 10 j 10Ω కాబట్టి గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఎలా వస్తుంది మీరు దీన్ని వాస్తవానికి కాన్సెప్ట్ పాయింట్ పరంగా భావించాలి కాబట్టి ఈ పాయింట్ నుండి గరిష్ట పవర్ యాంప్లిఫైయర్ లేదా ఏదైనా ఇతర పరికరం నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ చేయబడింది కాబట్టి దీనిలో పవర్ లాస్ ఎంత ఇవి ఐడియల్ కంపోనెంట్స్ అని మనం పరిగణిస్తే ఇక్కడ పవర్ డిసిపేషన్ ఉండదు ఇక్కడ పవర్ డిసిపేషన్ ఉండదు కాని గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుండి మొత్తం పవర్ ఈనిర్దిష్ట లోడ్ ఇంపెడెన్స్కు వెళుతుంది అది 50 Ω కాదు అయినప్పటికీ ఈ మ్యాచింగ్ టెక్నిక్ కారణంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు ఐడియల్ గా ఉండవు కాని ఈ ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు సాధారణంగా తక్కువ లాస్ కలిగి ఉన్నాయని లేదా తక్కువ లాస్ విలువలను కలిగి ఉన్న ఇండక్టర్ మరియు కెపాసిటర్ను ఎన్నుకుంటామని నేను పేర్కొన్నాను కాబట్టి మీరు ఈ మ్యాచింగ్ సర్క్యూట్ను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ ప్రత్యేకమైన పనిని చేయడం ద్వారా మీరు నిజంగా ఇక్కడ నుండి ఇంపిడెన్స్ను ఇక్కడ నుండి నేరుగా ఈనిర్దిష్ట విషయానికి తీసుకువచ్చారు కానీ ఇక్కడ నుండి నేరుగా జిగ్జాగ్ మార్గాన్ని ఉపయోగించారు ఆపై ఇక్కడ మరియు తరువాత ఇక్కడకు వస్తోంది ఇంకొక ఉదాహరణ తీసుకుందాం తద్వారా మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏమిటంటే పైకి కదలడానికి బదులు మనం క్రిందికి వెళ్దాం కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మీరు ఈ విధానం ను ఉపయోగించవచ్చు లేదా మీరు ఈ నిర్దిష్ట విధానాన్ని ఉపయోగించవచ్చు రెండు విధానాలు సరైనవి తరువాత డిఫరెన్సెస్ ఏమిటో మరియు పాజిటివ్ లు మరియు నెగిటివ్ లు ఏమిటో మీకు తెలియజేస్తాము కాబట్టి ఈ నిర్దిష్ట సందర్భంలో మనం ఏమి చేసాము కాబట్టి మళ్ళీ అదే విషయం 0 2 j 0 2 ను గుర్తించండి కాబట్టి ఇది గుర్తించిన పాయింట్ కాబట్టి ఇక్కడ నుండి పైకి వెళ్లే బదులు మనం క్రిందికి వెళ్తున్నాము మనము g 1 సర్కిల్ ను కట్ చేసే చోట ఆగవలెను ఇప్పుడు z1 వ్రాసే బదులు నేను డిఫరెంట్ గా ఉండటానికి z2 వ్రాసాను విలువను చదవండి రియల్ పార్ట్ ఇక్కడ ఉన్న రియల్ విలువ కు సమానంగా ఉండాలి ఇది 0 ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ను చూడవచ్చు ఇది j 0 4 కాబట్టి మనం సిరీస్లో ఏదో యాడ్ చేయాలి మరియు ఆ డిఫరెన్స్ ఇప్పుడు j 0 6 కు సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇది 0 2 మనం a 0 4 కి చేరుకోవాలి కాబట్టి మనం 0 6 మరియు j 0 6 ను ఒక కెపాసిటర్ ను ఉపయోగించి రియలైజ్ చేయాలి ఎందుకు ఎందుకంటే −z −jωC ఇది నార్మలైజ్డ్ విలువ మీరు 50 తో గుణించాలి ఎందుకంటే ఇది ఇంపిడెన్స్ విలువ కాబట్టి ఇక్కడ నుండి మనం అక్కడి కెపాసిటెన్స్ విలువను కాలిక్యులేట్ చేయవచ్చు అప్పుడు మీరు ఇక్కడ నుండి ఏమి చేస్తారు మీరు సెంటర్ పాయింట్ ద్వారా ఇక్కడకు వెళ్లండి మరియు y2 యొక్క రియల్ విలువ 1 కి సమానంగా ఉంటుందని మీరు చూడవచ్చు లేకపోతే మీరు పొరపాటు చేసి ఉండాలి ఇమాజినరీ విలువ యొక్క సంబంధిత విలువను చూడండి కాబట్టి ఇమాజినరి విలువ j 2 అని మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ పాయింట్ కు చేరుకోవాలి కాబట్టి j 2 j 2 ను జతచేస్తే అప్పుడు అసలు విలువ ఏమిటి అది 1 అవుతుంది కాబట్టి మనం j 2 ను యాడ్ చేయాలి ఇప్పుడు y లో ఇండక్టెన్స్ను సూచిస్తుంది కాబట్టి y −jω L −2 మరియు y ను మనం 50 ద్వారా డివైడ్ చేస్తాము కాబట్టి ఇది ఇక్కడ ఉన్న కరస్పాండింగ్ విలువ కాబట్టి f 2 GHz వద్ద మళ్ళీ మీరు ఇప్పటి వరకు గమనించవచ్చు ఫ్రీక్వెన్సీ గురించి రాలేదు కాబట్టి f 2 GHz వద్ద మీరు ఇప్పుడు ఇండక్టర్ విలువను కెపాసిటర్ విలువను క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేసాము కాబట్టి ఇక్కడ నుండి మనం దీనికి వెళ్ళాము మనం సిరీస్లో కెపాసిటెన్స్ను జోడించాము రిఫ్లెక్షన్ తీసుకున్నాము ఇప్పుడు ఇది y కాబట్టి y లో మనం షంట్లో ఉండేదాన్ని జోడించాలి కాబట్టి ఇది ఇప్పుడు పరిష్కారం సరే కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మొదటి పరిష్కారం మరియు ఈ పరిష్కారం మధ్య ఏది మంచిది కాబట్టి ఈ రెండింటి పోలికను చూద్దాం కాబట్టి ఇక్కడ ఒక డిజైన్ ఉంది ఇక్కడ మనం ఇండక్టర్ ను యాడ్ చేసాము మరియు తరువాత మనం షంట్లో ఒక కెపాసిటర్ను జోడించాము ఇక్కడ కెపాసిటర్ సిరీస్లో జోడించబడింది ఇండక్టర్ షంట్లో జోడించబడింది ఇప్పుడు ఇది వాస్తవానికి లో పాస్ డిజైన్ అని పిలుస్తారు వాస్తవానికి మనం లో పాస్ ఫిల్టర్ హై పాస్ ఫిల్టర్ ను తరువాత కవర్ చేయబోతున్నాం కానీ త్వరగా చెక్ చేయడానికి లో పాస్ ను మీరు చాలా త్వరగా చెక్ చేయవచ్చు సాధారణంగా లో పాస్ డిజైన్ అంటే ఏమిటి తక్కువ ఫ్రీక్వెన్సీ ను పంపిస్తూ అధిక ఫ్రీక్వెన్సీ ను నిరోధించే డిజైన్ హై పాస్ డిజైన్ అంటే ఏమిటి ఇది అధిక ఫ్రీక్వెన్సీ లను పంపిస్తూ తక్కువ ఫ్రీక్వెన్సీ లను అడ్డుకుంటుంది కాబట్టి మీరు తక్కువ పౌనపున్యంలో ఏమి జరుగుతుందో ఇక్కడ త్వరగా చెక్ చేయవచ్చు కాబట్టి మీరు అతి తక్కువ ఫ్రీక్వెన్సీని ω 0 లేదా DC గా తీసుకోవచ్చు కాబట్టి DC వద్ద ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఇచ్చేది ఇక్కడకు వస్తుంది DC వద్ద కెపాసిటెన్స్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమీ జరగదు ప్రతిదీ ఇక్కడకు వస్తుంది కానీ ఇన్ఫినిటీ వద్ద ఏమి జరుగుతుంది ఇది షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది పవర్ ఇక్కడకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది మరియు ఈ ఇండక్టర్ గుండా వెళుతున్నది ఏదైనా ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది ఎందుకంటే ఇన్ఫినిటీ ఇండక్టర్ చేత గుణించబడుతుంది అది ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడకు ఏమీ వెళ్ళదు అది లో పాస్ డిజైన్ హై పాస్ చూద్దాం హై పాస్ వద్ద మళ్ళీ రెండు ఎక్స్ట్రీమ్ ఫ్రీక్వెన్సీ లు వద్ద పరీక్షించాలి DC వద్ద ω 0 కాబట్టి ω 0 వద్ద ఇది ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఏమీ అక్కడికి వెళ్ళదు ω0 వద్ద ఇది షార్ట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి చాలా పవర్ ఇక్కడకు వెళ్తుంది మరియు ω ∞ వద్ద ఇది ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది ఎందుకంటే z jωL కాబట్టి ω ∞అయితే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది మరియు ఈ నిర్దిష్ట విషయం z 1jωC కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి హై పాస్ వద్ద ప్రతిదీ మార్గం ద్వారా వెళుతుంది ఈ లో పాస్ డిజైన్ను ఇంటిగ్రేటర్ అని కూడా పిలుస్తారు మరియు హై పాస్ను డిఫరెన్సియేటర్ అని కూడా అంటారు ఇప్పుడు సాధారణంగా హై పాస్ మ్యాచింగ్ నెట్వర్క్ ఎక్కువ నాయిస్ ఉన్నందున లో పాస్ డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే ఇవి అన్ని డిఫరెన్సియేటర్ గా పనిచేస్తున్నాయి మరియు డిఫరెన్సియేటర్లు ఎల్లప్పుడూ నాయిస్ జోడిస్తున్నాయని మనకు తెలుసు అయితే ఇంటిగ్రేటర్లు ఎల్లప్పుడూ నాయిస్ ను స్మూత్ చేస్తాయి కాబట్టి సాధారణంగా చెప్పాలంటే హై పాస్ డిజైన్తో పోలిస్తే లో పాస్ డిజైన్ ఉత్తమం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం మనం ఈ విషయాన్ని త్వరగా పరిచయం చేస్తాము మరియు ఇక్కడ ఈ ఉదాహరణ లో ZL 100 j 30Ω కు సమానం మరియు అది 50 Ω కు మ్యాచ్ అవ్వాలి కాబట్టి మొదటి స్టెప్ ఏమిటి మీరు ZL ను నార్మలైస్ చేస్తారు కాబట్టి zL ఇప్పుడు 10050 j3050 2 j 0 6 మరియు z0 1 కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఈనిర్దిష్ట విషయాన్ని స్మిత్ చార్టులో గుర్తించండి కాబట్టి ZL ను మీరు ఇక్కడ గుర్తించండి ఇప్పుడు ఈనిర్దిష్ట సందర్భంలో ఇది వేరు గా ఉంది మీరు ఈ నిర్దిష్ట సర్కిల్ వెంట వెళ్లలేరు ఎందుకంటే ఇది ఈ నిర్దిష్ట సర్కిల్ ను ఇక్కడ ఎప్పుడూ కట్ చేయదు కాబట్టి మీరు ఏమి చేస్తారు ఇక్కడ నుండి మీరు రిఫ్లెక్షన్ తీసుకోండి కాబట్టి మీరు వ్రాస్తూనే ఉండేలా చూసుకోవాలి కాబట్టి ఇది zL రిఫ్లెక్షన్ తీసుకోండి ఇప్పుడు మీరు దీన్ని y1 గా పేర్కొనండి కాబట్టి ఇది zL ఇది yL అవుతుంది కాబట్టి విలువను గుర్తించండి కాబట్టి మీరు విలువను ఇక్కడ గుర్తించవచ్చు కాబట్టి ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద మీరు కాన్స్టెంట్ కండక్టెన్స్ సర్కిల్ వెంట వెళితే మరియు ఇక్కడ ఉన్న ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద క్రాస్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు గుర్తించిన ఈ విలువ j 0 కాబట్టి దీని అర్థం ఇక్కడ నుండి ఇక్కడకు మీరు ఈ నిర్దిష్ట విలువను తరలించి యాడ్ చేయండి కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి మీరు రిఫ్లెక్షన్ తీసుకోండి కాబట్టి ఇది ఇప్పుడు y1 మీరు దీనిని z1 గా వ్రాయండి కాబట్టి ఈ పాయింట్ వద్ద మీరు ఈ విలువను ఇక్కడ యాడ్ చేయండి అది j 1 1 మరియు మీరు సెంటర్ పాయింట్ కు చేరుకుంటారు వాస్తవానికి నేను దీన్ని చాలా సార్లు బుల్ ఐ అని పిలుస్తాను కాబట్టి ఇప్పుడు పరిష్కారం చూద్దాం కాబట్టి ఇక్కడ నుండి మనం y కి వెళ్ళాము y లో మనం ఏదో యాడ్ చేశాము కాబట్టి మీరు ఏదో యాడ్ చేసినప్పుడు y లో అది షంట్లో ఉండాలి మరియు ఇక్కడ నుండి మీరు z కి వెళ్ళండి మనం z లో ఏదో యాడ్ చేయాలి కాబట్టి అది సిరీస్లో ఉంటుంది కాబట్టి సిరీస్ లో ఉన్న డిజైన్ ఇదే కాబట్టి దయచేసి ఈ నిర్దిష్ట విషయాన్ని పరిశీలించండి తరువాతి ఉపన్యాసంలో నేను ఈ ప్రత్యేకమైన డిజైన్ను మరోసారి చూస్తాను కాని అప్పటి వరకు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి తద్వారా మీకు మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చాలావరకు యాంప్లిఫైయర్ డిజైన్లో లేదా సిస్టమ్ డిజైన్లో ఇంపిడెన్స్ మ్యాచింగ్ చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి కాబట్టి మీరు ఇంపిడెన్స్ మ్యాచింగ్ను విస్మరించలేరు మరియు వాస్తవానికి తరువాతి ఉపన్యాసంలో నేను కొన్ని డిఫరెంట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుదాము కాబట్టి అప్పటి వరకు దయచేసి దాన్ని చదివి ఆర్బిటరి లోడ్ ఇంపెడెన్స్తో కొంత ప్రాక్టీస్ చేయండి మరియు మీరు ఫైనల్ డిజైన్ చేయగలరో లేదో చూడండి చాలా ధన్యవాదాలు బై